ఇండక్షన్ మెషీన్ ప్రారంభించి దయచేసి మేము గీసిన సమానమైన సర్క్యూట్ను గుర్తుకు తెచ్చుకోండి నా సమాంతర పరామితిని నేను నిర్లక్ష్యం చేస్తే చెప్పాను నేను సమాంతరంగా చేర్చుకుంటే ఇది R1 X1 ఇది Xm అవుతుంది ఇది నేను ఇప్పటివరకు చేర్చని Rc కావచ్చు అయితే నేను ఐరన్ నష్టాలను చేర్చాలనుకుంటే దీనిని చేర్చాలి అప్పుడు నేను కలిగి ఉండబోతున్నాను నేను స్పష్టంగా రెండు భాగాలను కలిగి ఉన్న s కలిగి ఉన్నాను ఒకటి స్వాభావిక నష్టం ఇది మరొకటి యాంత్రిక ఉత్పత్తి ఆపై ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇండక్షన్ మెషిన్ యొక్క సాధారణ సమానమైన సర్క్యూట్ ఇది V1 ఇన్పుట్ వోల్టేజ్ లేదా స్టేటర్ ప్రతి ఫేజ్ వోల్టేజ్ Vs అప్పుడు నేను ఒక మెషిన్ ను ప్రారంభించబోతున్నాను వేగం సున్నా కాబట్టి స్లిప్ ఒకటి అవుతుంది కాబట్టి ఫ్లిప్ ప్రారంభించేటప్పుడు 1 ఎందుకంటే స్లిప్ 1 ఎందుకంటే నేను అయస్కాంత ప్రవాహాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ వ్రాయడానికి ప్రయత్నిస్తే నేను ప్రారంభ కరెంట్ కలిగి ఉంటాను కాబట్టి నేను s ని ఇక్కడ పూర్తిగా తొలగిస్తాను ఎందుకంటే s 1 s 1 లేనప్పుడు నేను ఈ s ను 0 01 0 02 0 03 ఏమైనా కలిగి ఉన్నాను కాబట్టి నేను 1 ఓం అని అనుకుంటే ఉదాహరణకు ఇది కారకం 33 లేదా 50 లేదా 100 ద్వారా గుణించబడుతుంది పరిస్థితి స్లిప్ను బట్టి ఉండవచ్చు కాబట్టి ఈ మొత్తం రోటర్ ఇంపెడెన్స్ ఉబ్బినట్లు కనబడుతుంది ఎందుకంటే ఈ కారణంగా ఆటోమేటిక్ గా కరెంట్ తగ్గుతుంది రోటర్ కరెంట్ ఒకసారి తగ్గుతుంది స్లిప్ నిజంగా నిజంగా చిన్న విలువ అవుతుంది కానీ స్లిప్ 1 అయినప్పుడు ఈ ఇంపెడెన్స్ నేను చూస్తున్న ఏ ఇంపెడెన్స్ చాలా చిన్నది ఇది చాలా చిన్నది కనుక Istart ఎక్కువగా ఉంది ఇది నిజంగా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి DOL డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టింగ్ అని మనం పిలిచే మూడు ఫేజ్ ల వోల్టేజ్లను వర్తింపజేయడం ద్వారా యంత్రాన్ని నేరుగా ప్రారంభించడం ఖచ్చితంగా మంచి ఎంపిక కాదు కాబట్టి ఇండక్షన్ మోటారు యొక్క ప్రత్యక్ష ఆన్లైన్ ప్రారంభం ఖచ్చితంగా మంచి ఎంపిక కాదు ఇది అంగీకరించిన స్వీయ ప్రారంభ యంత్రం కానీ నిజంగా మాకు సహాయం చేయబోవడం లేదు మేము ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంటే 3 ఫేజ్ ల సరఫరాను వర్తింపజేయడం ద్వారా 100 కిలోల వాట్ ఇండక్షన్ మోటారును నేరుగా చెప్పండి ఎందుకంటే నేను డ్రా చేయబోయే కరెంట్ 5 నుండి 8 రెట్లు అధికంగా ఉంటుంది TI పూర్తి లోడ్ నేను IFL 10 ఆంపియర్ అని చెబితే నేను 3 ఫేజ్ ల సరఫరాకు నేరుగా కనెక్ట్ చేస్తున్నప్పుడు 70 నుండి 80 ఆంపియర్ల వరకు డ్రా చేయవచ్చు కాబట్టి సాధారణంగా పవర్ సిస్టమ్ పవర్ సిస్టమ్ అథారిటీ ఇండక్షన్ మోటర్ యొక్క రేటింగ్ ఏమిటనే దానిపై పరిమితి విధించబడుతుంది మీరు నేరుగా ప్రారంభించవచ్చు సాధారణంగా 10 కిలోల వాట్ దాటి 50 కిలోల వాట్ల వద్ద ప్రారంభించడానికి మాకు అనుమతి లేదు మీరు 50 కిలోల వాట్ దాటి ప్రత్యక్ష ఆన్లైన్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తే అన్ని సంభావ్యతలలో లేదా విద్యుత్ మొత్తం సరఫరా తొలగించబడుతుంది పవర్ సిస్టమ్ అధికారులు చాలా కఠినమైన చర్య తీసుకుంటారు ఎందుకంటే ఇది మిగతా ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది నేను ట్రాన్స్మిషన్ లైన్ కలిగి ఉండబోతున్నాను ఇక్కడ నా ప్రారంభ స్థానం మరియు నేను ఈ విధంగా సుదీర్ఘ ప్రసార మార్గాన్ని కలిగి ఉన్నాను ట్రాన్స్మిషన్ లైన్ ఖచ్చితంగా రెసిస్టెన్స్ మరియు ఇండక్టెన్స్ యొక్క నిర్దిష్ట విలువను కలిగి ఉంటుంది కాబట్టి నా ఫ్యాక్టరీ ఇక్కడ ఎక్కడో ఉన్నట్లయితే మరియు నేను భారీ కరెంట్ తీసుకోబోతున్నాను అప్పుడు ఈ R మరియు l ల లో చాలా డ్రాప్ జరుగుతున్నాయి ప్రతిచోటా డ్రాప్ జరుగుతోంది కాబట్టి తరువాతి అంతస్తులో మరొక ఫ్యాక్టరీ ఉన్న వారు ఈ సమయంలో వోల్టేజ్ వైపు చూస్తున్నట్లయితే నేను యంత్రాన్ని ప్రారంభించేటప్పుడు చాలా తక్కువ వోల్టేజ్ కలిగి ఉంటాను కాబట్టి సాధారణంగా ఇది 400 వోల్ట్లు కావచ్చు ఇప్పుడు అది 380 వోల్ట్లు లేదా 360 వోల్ట్లు కావచ్చు కాబట్టి నా పరిశ్రమ ప్రాంగణానికి దగ్గరగా ఒకే వరుసలో అనుసంధానించబడిన పరికరాలకు ఇది ఖచ్చితంగా మంచిది కాదు కాబట్టి సాధారణంగా విద్యుత్ సరఫరా ప్రదాత మరియు వినియోగదారుల మధ్య ఒక రకమైన అవగాహన ఉంది మీరు ఈ లోడ్లను ఉపయోగించలేరు వెల్డింగ్ ఉదాహరణకు మీరు విద్యుత్ సరఫరా నుండి నేరుగా వెల్డింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుంది ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ చాలా సార్లు వెల్డింగ్ ఒక వంపు తాకినప్పుడు జరుగుతుంది మరియు మీరు ఎలక్ట్రోడ్ను అక్కడే ఉంచబోతున్నారు కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ డ్రా చాలా ఎక్కువగా ఉందని మీరు చూస్తారు వోల్టేజ్ డిప్ అవుతుంది కాబట్టి స్థిరమైన వోల్టేజ్ అవసరమయ్యే ఇతర పరికరాలకు ఇది నిజంగా నిజంగా ప్రమాదకరం కాబట్టి మీరు ఆ పరికరాలను ఒకే విధంగా కనెక్ట్ చేయలేరు లైన్ లేదా మీరు ఉపయోగించగల పరికరాలపై పరిమితి పెట్టాలి లేదా ఉపయోగించలేము కాబట్టి సాధారణంగా ప్రారంభించే DOL ఖచ్చితంగా 50 కిలోవాట్ల రేటింగ్ కంటే తక్కువ మోటారులకు మాత్రమే ఉపయోగించబడుతుంది వాస్తవానికి 10 కిలోవాట్ల రేటింగ్ కోసం 10 కిలోవాట్ల రేటింగ్ వరకు కూడా ఉపయోగించడం మంచిది కానీ ఖచ్చితంగా 50 కిలోవాట్ల కంటే ఎక్కువ రేటింగ్ కోసం కాదు కాబట్టి నాకు యంత్రాన్ని ప్రారంభించడానికి మరికొన్ని పద్ధతులు ఉండాలి కాబట్టి చాలా సాధారణంగా ఉపయోగించే మరొక పద్ధతి స్టార్ డెల్టా స్టార్టింగ్ కాబట్టి స్టార్ డెల్టాలో సాధారణంగా మోటారు స్టేటర్ వైండింగ్ డెల్టాలో అనుసంధానించబడిందని మేము అనుకుంటాము కాబట్టి నేను డెల్టాలో మోటారు వైండింగ్ను కనెక్ట్ చేస్తుంటే మరియు నేను కొన్ని వోల్టేజ్ను వర్తింపజేస్తున్నానని చెప్పనివ్వండి నేను ఈ సందర్భంలో కలిగి ఉండబోతున్నాను మరియు ఈ ప్రతి ఫేజ్ లోని ఇంపెడెన్స్ Z అని చెప్పండి కాబట్టి RMS విలువ పరంగా డ్రా అయిన కరెంట్ ఏమైనా నేను కలిగి ఉండబోతున్నాను నేను ప్రయత్నిస్తే అని నేను చెప్పాలి అయితే నేను లైన్ ప్రవాహాలను చూడటానికి ప్రయత్నిస్తే సరఫరా నుండి ఏమి తీయబడింది మోటారు డ్రాయింగ్ ఏమిటి వాస్తవానికి విద్యుత్ సరఫరా నుండి తీసినది రూట్ 3 రెట్లు మోటారు కరెంట్ ఫేజ్ కరెంట్ మరియు 3రెట్లు ఫేజ్ కరెంట్ విద్యుత్ వ్యవస్థ అధికారులు 3రెట్లు ఫేజ్ కరెంట్ ని మాత్రమే చూడబోతున్నారు కాబట్టి నేను ని కలిగి ఉన్నాను దీనికి బదులుగా నేను మొదట్లో వైండింగ్ స్టార్ లో కనెక్ట్ అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తే డెల్టాలో నాకు అది అక్కరలేదు స్టార్ లో నాకు అదే కావాలి కాబట్టి నేను ఇంకా Z Z మరియు Z గా ఉండటానికి ఇంపెడెన్స్ కలిగి ఉంటాను ఏమీ మారలేదు అదే వైండింగ్ నేను స్టార్ లో తిరిగి కనెక్ట్ అవుతున్నాను మరియు నేను తప్పనిసరిగా వోల్టేజ్ కలిగి ఉండబోతున్నాను అదే వోల్టేజ్ వర్తించబోతోంది కాబట్టి ఇక్కడ మేము దీనిని Vline అని పిలిచాము కాబట్టి నేను దీన్ని మళ్ళీ Vline అని పిలుస్తాను నేను మోటారుకు కనెక్ట్ చేస్తున్న అదే శక్తిని నేను మార్చడం లేదు కాని మోటారు వైండింగ్ను స్టార్ ఫార్మాట్లో కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో నేను చెప్పగలను కాబట్టి నేను ప్రతి ఫేజ్ లో వర్తింపు చేస్తున్నది మాత్రమే కాబట్టి నేను చెప్పగలను కాబట్టి Iline delta యొక్క నిష్పత్తిని చూడటానికి ప్రయత్నిస్తే మరియు ఇది Ilinestar నేను చెప్పగలను కాబట్టి నేను మూడు సార్లు చేయబోతున్నాను కాబట్టి ఇలా చేయడం ద్వారా నేను తప్పనిసరిగా ప్రారంభ కరెంట్ను తగ్గిస్తున్నాను కాని ప్రారంభ టార్క్కు ఏమి జరుగుతుంది టార్క్ కరెంట్ యొక్క స్క్వేర్ కి అనులోమానుపాతంలో ఉందని మేము చెప్పాము విద్యుదయస్కాంత టార్క్ మాకు తెలుసు కాబట్టి డ్రా చేసిన కరెంట్ స్క్వేర్ కి టార్క్కు అనుగుణంగా ఉంటుందని నేను చెప్పగలను కాబట్టి నేను చెప్పగలను ఎందుకంటే డెల్టాకు సంబంధించినది నేను అంటే ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే నేను పొందబోతున్నాను కాబట్టి టార్క్ కూడా మూడింట ఒక వంతు కారకం తగ్గుతుంది నేను డెల్టా టార్క్ చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము యంత్రం ద్వారా ఉత్పత్తి చేయబడిన టార్క్ మీద హిట్ తీసుకుంటున్నాము కాని మేము కరెంట్ ను కూడా తగ్గిస్తున్నాము కాబట్టి నేను ఇండక్షన్ మోటారును ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంటే అది ఒక గొప్ప ఎంపిక కాదు ఇది బహుశా ఒక ఎత్తైన ఎలక్ట్రిక్ వాహనంతో కలుపుతారు లేదా ఎలివేటర్తో కలుపుతారు ఎందుకంటే ఆ విషయాలకు అధిక ప్రారంభ టార్క్ అవసరం అయితే ఇక్కడ టార్క్ చాలా పరిమితంగా వెళుతుంది నేను మంచి మొత్తంలో టార్క్ పొందడం లేదు నేను దీన్ని డెల్టాలో కనెక్షన్ తో ప్రారంభించి ఉంటే నా యంత్రం పరిబ్రమించడం ప్రారంభమై ఉండవచ్చు నా సిస్టమ్ ప్రారంభమయ్యేది నేను డెల్టాను ఒక స్టార్ ని కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని చూడటానికి ప్రయత్నిస్తే నేను మంచి మొత్తంలో టార్క్ పొందలేను కాబట్టి సాధారణంగా ఇవి పెద్దగా ప్రారంభ టార్క్ అవసరం లేని ఫ్యాన్ లు పంపులు అప్లికేషన్లలల్లో వర్తిస్తాయి మీరు ఫ్యాన్ లను చూస్తే టార్క్ ఒమేగా స్క్వేర్కు అనులోమానుపాతంలో ఉంటుంది తక్కువ టార్క్ ఒమేగా స్క్వేర్కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి నేను ఫ్యాన్ లేదా పంప్ డ్రైవ్ చూస్తే కాబట్టి మొదట్లో నిజంగా చిన్నది అయితే దాని చుట్టూ పెద్ద మొత్తంలో గాలిని స్థానభ్రంశం చేయనవసరం లేదు కాబట్టి స్పష్టంగా నేను ప్రారంభించినప్పుడు నాకు చాలా చిన్న టార్క్ అవసరం మరియు నేను వేగం పెరిగేకొద్దీ నాకు మరింత ఎక్కువ టార్క్ అవసరం కాబట్టి ఇది ఫ్యాన్ లేదా పంప్ డ్రైవ్కు చాలా వర్తిస్తుంది మరియు ఈ టార్క్ డెల్టా స్టార్టింగ్ వ్యవసాయ పంపు సెట్లలో చాలా సాధారణంగా ఉపయోగించబడుతుంది కాబట్టి స్టార్ డెల్టా స్టార్టర్స్ వ్యవసాయ పంపు సెట్లలో చాలా సాధారణంగా ఉపయోగించబడతాయి ఎందుకంటే చాలా మందికి పెద్ద ఒప్పందం కాకుండా ప్రారంభించే సమయంలో చాలా చిన్న టార్క్ అవసరం మరియు సాధారణంగా సమయం ఆలస్యం ఉంటుంది ఇది బహుశా స్టార్ లో ఉంటుంది 0 5 సెకన్లు 0 7 సెకన్లు మరియు ఆ తర్వాత అది ఆటోమేటిక్ గా డెల్టాకు మారుతుంది కాబట్టి అది జరిగినప్పుడు మూసివేసే రెండు చివరలను బయటకు తీసుకురావాలి నేను A B C మూడు ఫేజ్ ల వైండింగ్లను కలిగి ఉండబోతున్నట్లయితే నేను దీనిని A గా B గా మరియు ఇది C గా కలిగి ఉండబోతున్నాను కాబట్టి నాకు స్టార్ కావాలంటే నేను ఇక్కడ కాంటాక్టర్లను కలిగి ఉండాలి మరియు ఇక్కడ కాంటాక్టర్లు ఉండాలి ఇది రెండు ఉండాలి కాబట్టి ఇది కాంటాక్టర్లను ప్రారంభిస్తోంది అవి మూసివేయబడతాయి మరియు నేను ఇక్కడ A B C మూడు ఫేజ్ ల సరఫరా చేయబోతున్నాను కాబట్టి ఇది మూసివేసే ప్రారంభ కాంటాక్టర్ అవుతుంది మరియు ఇది నిజంగా డెల్టాలో కనెక్ట్ కావాలంటే నేను ఇక్కడ నుండి ఇలాంటిదాన్ని కలిగి ఉంటాను నాకు ఒక కాంటాక్టర్ ఉంటుంది కాబట్టి ఇది నడుస్తున్నప్పుడు ఉంటుంది ఇంకొకటి నేను ఇలా ఉండాలి కాబట్టి ఇది మళ్ళీ కాంటాక్టర్ ను నడుపుతుంది మరియు మూడవది ప్రాథమికంగా దీనికి మరియు దీనికి మధ్య కనెక్ట్ కావాలి ఇది మరొక రన్నింగ్ కాంటాక్టర్ అవుతుంది కాబట్టి ప్రారంభ కాంటాక్టర్లు తెరవబడతాయి పని చేస్తున్న కాంటాక్టర్లు మూసివేయబడతాయి మరియు అది డెల్టాలో ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది మరియు ఆ తరువాత అది అధిక టార్క్ను ఎంచుకుంటుంది కాబట్టి స్టార్ డెల్టా స్టార్టింగ్ చాలా సాధారణంగా వ్యవసాయ పంపు సెట్లలో ఉపయోగించబడుతుంది కాని దయచేసి గమనించండి నేను ప్రారంభ కాంటాక్టర్లను తెరిచినప్పుడు మరియు తరువాత కాంటాక్టర్ ఫార్మాట్ కోసం కనెక్ట్ చేసేటప్పుడు సర్క్యూట్లో చాలా తక్కువ సమయం విరామం ఉంది కాబట్టి మీ లోడ్ దానిని తట్టుకోగలదు ఇది పంపు అయినందున ఇది బాగానే ఉంది ఇది నీటిని పంపిణీ చేస్తుంది కొద్దిసేపు తగ్గింపు జరిగితే స్థలం పడదు కాబట్టి ఇవి చాలా గొప్ప ఖచ్చితత్వం నిజంగా డిమాండ్ చేయని చోట సరే కాబట్టి ఇది సర్క్యూట్లో విరామం కలిగి ఉంటుంది ఖచ్చితంగా ఇది స్టార్ నుండి డెల్టాకు మారుతున్నప్పుడు మరియు మరో సమస్య కూడా కావచ్చు నాకు ఎల్లప్పుడూ కొంత బ్యాక్ ఈమ్ఫ్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ లాగా నేను ఖచ్చితంగా బ్యాక్ ఈమ్ఫ్ ని కలిగి ఉంటాను ఫ్లక్స్ వెంటనే కుప్పకూలిపోకపోవచ్చు కాబట్టి నేను సర్క్యూట్ను విచ్ఛిన్నం చేసి సర్క్యూట్ను తిరిగి కనెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కొంత బ్యాక్ EMF ఉంటుంది ప్రేరేపించబడిన వోల్టేజీలు మరియు సరఫరా లైన్ నుండి వస్తున్న వోల్టేజ్ ఏమైనా అవి అసంపూర్ణమైన వ్యతిరేకత అయితే నాకు భారీ మొత్తంలో కరెంట్ ఉంటుంది అవి 180 డిగ్రీల ఫేజ్ నుండి బయటపడతాయి నేను కొంతవరకు బ్యాక్ EMF ను కలిగి ఉండబోతున్నాను అయితే నేను కొంతవరకు అనువర్తిత వోల్టేజ్ను కలిగి ఉంటాను ఇది ఈ పాయింట్ మరియు ప్రేరేపిత EMF మధ్య వర్తించబడుతుంది కాబట్టి ఈ వైండింగ్లలో రెండు బ్యాక్ EMF లు ఉంటే అంటే బ్యాక్ EMF మరియు అనువర్తిత వోల్టేజ్ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకిస్తుంటే చాలా పెద్ద ప్రవాహాన్ని పరిమితం చేయాలి అవి 180 డిగ్రీల ఫేజ్ లో ఉన్నాయి అవి వాస్తవానికి ఫేజ్ లో ఉంటే మోటారు వైండింగ్ ద్వారా తట్టుకునే వోల్టేజ్ నాకు ఉండదు కాబట్టి ఇవి సాధారణంగా అంతర్లీన సమస్యలు అలాంటి అనువర్తనంలో నేను సర్క్యూట్ను విచ్ఛిన్నం చేసి సర్క్యూట్ను తిరిగి కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇది సర్క్యూట్ను విచ్ఛిన్నం చేసి సర్క్యూట్ను మరోసారి తిరిగి కనెక్ట్ చేస్తుంది కాబట్టి స్టార్ డెల్ట ప్రారంభంలో మనం సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఇది ఒకటి కాబట్టి ఒకటి Eb మరొకటి Vapplied అవుతుంది కాబట్టి అవి పూర్తిగా ఫేజ్ కు దూరంగా ఉంటే అప్పుడు నేను ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటాను కాబట్టి ప్రారంభించడానికి మరిన్ని పద్ధతులు ఉన్నాయి ఇది కొంత సమయం లోపు సాధ్యమయ్యే కొంత ఖచ్చితమైన ప్రారంభాన్ని కూడా ఇస్తుంది కాబట్టి మేము DOL వైపు చూశాము స్టార్ డెల్టాను ప్రారంభించి చూశాము మేము చర్చించబోయే మూడవ పద్ధతి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టింగ్ మీరు ప్రయోగశాలలో ఎలక్ట్రో మెకానిక్స్ ల్యాబ్లో సాధారణంగా ఉపయోగిస్తున్నది ఆటో ట్రాన్స్ఫార్మర్తో ఉంది మాకు ఎల్లప్పుడూ మూడు దశల ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి మనం నిజంగా చూస్తున్నది ఏమిటంటే ఇక్కడ నా వద్ద ఉన్న మూడు ఫేజ్ ల సరఫరా మరియు నేను మూడు ఫేజ్ ల వేరియాక్ చేయబోతున్నాను ఇది కనెక్ట్ చేయబడినట్లుగా నేను చూపిస్తున్నాను కాబట్టి ఇది ఇలా కనెక్ట్ చేయబడింది కాబట్టి ఈ A B C మరియు ఇది మూడు ఫేజ్ ల వేరియాక్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడానికి నేను ఇక్కడ నా ఇండక్షన్ మోటారును కలిగి ఉండబోతున్నాను బహుశా ఇండక్షన్ మోటారు వైండింగ్ను గీయండి మళ్ళీ నేను దానిని స్టార్లో చూపిస్తున్నాను అది స్టార్లో ఉండవలసిన అవసరం లేదు అది డెల్టాలో కూడా ఉంటుంది కాబట్టి ఇది ఇది ఎలా ఉండబోతోంది కాబట్టి ఇది వాస్తవానికి స్టేటర్ మరియు ఇక్కడ రోటర్ ఉంది నేను స్క్విరెల్ కేజ్ రోటర్ చూపిస్తున్నాను కాబట్టి ఇది రోటర్ ఇది స్టేటర్ కాబట్టి మొత్తంగా ఇది ఇండక్షన్ మోటర్ ఇప్పుడు ఇక్కడ నుండి నేను దీన్ని బహుశా ఒక ఫేజ్ కు కనెక్ట్ చేస్తున్నాను నేను దీన్ని మళ్ళీ మరొక ఫేజ్ కు కనెక్ట్ చేస్తున్నాను మరియు నేను దానిని మూడవ ఫేజ్ కు కనెక్ట్ చేస్తున్నాను దయచేసి వోల్టేజ్ యొక్క చాలా చిన్న భాగాన్ని నేను వర్తింపజేస్తున్నాను ఎందుకంటే ఇది జాకీ పాయింట్ లేదా వేరియబుల్ పాయింట్ కాబట్టి వంద మలుపులు ఉంటే నేను బహుశా 10 మలుపులకు అనుగుణంగా మాత్రమే నేను వర్తింపజేస్తున్నాను అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు కాబట్టి నేను చాలా తక్కువ మొత్తంలో వోల్టేజ్ను సమతుల్య పద్ధతి లో వర్తింపజేస్తున్నాను మూడు ఫేజ్ లు సమతుల్యమైనవి ఎందుకంటే మూడు ఫేజ్ ల వేరియాక్ జాకీ సమతుల్య పద్ధతిలో కదులుతోంది నేను ఒకే సింగిల్ ఫేజ్ వైండింగ్ను చూడటానికి ప్రయత్నిస్తే ఇక్కడ నా వేరియాక్ ఉంది ఇది విద్యుత్ సరఫరా Vsupply మరియు నేను చేస్తున్నది జాకీ పాయింట్ను కనెక్ట్ చేయడమే మరియు నేను దీన్ని మోటారుకు వర్తింపజేయబోతున్నాను కాబట్టి ఇక్కడ n మలుపులు ఉన్నాయని నేను చెబితే నేను ఒకే మలుపు ను మాత్రమే వర్తింపజేస్తున్నాను ఉదాహరణకు n 1 అనేది ఇండక్షన్ మోటారుకు వర్తించే వోల్టేజ్కు సరఫరా యొక్క వోల్టేజ్ యొక్క నిష్పత్తి కాబట్టి వాస్తవానికి మోటారు ద్వారా కరెంట్ ఉంటుంది ఇది Z ఇంపెడెన్స్ Z అని నేను చెబితే ఇది ఇలాగే ఉంటుంది కాబట్టి స్పష్టంగా నేను టార్క్ చూడటానికి ప్రయత్నిస్తే ఎందుకంటే నేను కలిగి ఉండబోతున్నాను నేను వేరియాక్ కలిగి ఉండకపోతే నేను టార్క్ పొందాను కాబట్టి టార్క్ ఒక కారకం ద్వారా తగ్గింది కాబట్టి నేను టార్క్ యొక్క తగ్గింపును యొక్క కారకం ద్వారా Te original ను తగ్గించబోతున్నాను దానితో పోల్చితే అసలు టార్క్ ఏమిటో నేను చూడటానికి ప్రయత్నిస్తే అది అవుతుంది నేను నిజంగా ఇక్కడ కరెంట్ను చూస్తే నేను వోల్టేజ్ నిష్పత్తిగా n 1 ను కలిగి ఉండబోతున్నాను కాబట్టి కరెంట్ 1 n అవుతుంది ఎందుకంటే నేను కలిగి ఉండబోతున్నాను కాబట్టి నేను ఈ సందర్భంలో చెప్పగలను నేను ఈ Vprimary లేదా Vsupply అని చెబితే మరియు ఇది Vmotor కాబట్టి నేను అని చెప్పాలి ఇది ఎల్లప్పుడూ చెల్లుతుంది కాబట్టి నేను తప్పనిసరిగా కలిగి ఉంటాను కాబట్టి కరెంట్ మరియు టార్క్ రెండూ వాస్తవానికి ఒక కారకం ద్వారా తగ్గుతాయి లేదా తగ్గించబడతాయి నేను n 1 యొక్క మలుపుల నిష్పత్తిని ప్రాధమిక వైపు నుండి ద్వితీయ బాగం వైపు ఉన్న వేరియాక్ కు ఉపయోగిస్తున్నప్పుడు తగ్గుతాయి కాబట్టి ఇది స్టార్ డెల్టా ప్రారంభానికి చాలా పోలి ఉంటుంది n 1 కి బదులుగా నేను 3 1 అని అనుకుంటే స్టార్ డెల్టా ప్రారంభానికి మరియు ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ ప్రారంభానికి మధ్య మీకు తేడా కనిపించదు నేను ఇప్పటికీ డెల్టాలోనే మోటారు వైండింగ్ను కలిగి ఉన్నానని అనుకుంటే కానీ నేను 1 వేరి యాక్ కలిగి ఉండబోతున్నాను ఇది చొప్పించబడింది ఇది స్టార్ డెల్టా ప్రారంభానికి సరిగ్గా సమానంగా ఉంటుంది కాబట్టి అధిక ప్రారంభ టార్క్ అవసరమయ్యే లోడ్లకు ఈ పద్ధతి నిజంగా మంచిది కాదు కాబట్టి ఇది తప్పనిసరిగా ఆటో ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించే మూడవ పద్ధతి గురించి చెబుతుంది ప్రారంభించడానికి మరో పద్ధతి ఉంది మనం చూడాలనుకునే ప్రారంభ పద్ధతి ఇంపెడెన్స్ ప్రారంభం ఇది DC మోటారు విషయంలో మేము చేసినదానికి చాలా పోలి ఉంటుంది DC మోటారులో మేము పెద్ద ఆర్మేచర్ నిరోధకతను చేర్చాము అదేవిధంగా నేను నా విద్యుత్ సరఫరాతో సిరీస్లో పెద్ద ఇంపెడెన్స్ను చొప్పించాను నేను పొందుతున్న మూడు ఫేజ్ ల సరఫరా ఇక్కడ ఉందని చెప్పండి కాబట్టి నేను ఈ విధంగా ఒక బాహ్య ఇంపెడెన్స్ను చొప్పించబోతున్నాను కాబట్టి ఇవి మూడు ఫేజ్ ల ఇంపెడెన్స్లు కాబట్టి నేను R jX ఇది కూడా కొంత R jX మరియు ఇది కూడా R jX అని చెప్పాలి ఆపై ఇది నా మూడు ఫేజ్ ల ఇండక్షన్ మోటార్లు స్టేటర్కు అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది నా మూడు ఫేజ్ ల ఇండక్షన్ మోటారు కాబట్టి నేను దీనిని ఇలా కనెక్ట్ చేసాను కాబట్టి ఇవి మూడు ఫేజ్ ల సరఫరా AB C కాబట్టి మొత్తం కరెంట్ డ్రా తగ్గుతుంది ఎందుకంటే మొదట మేము వ్యక్తీకరణను వ్రాసాము ఇది మొత్తం ఇంపెడెన్స్ ఇలా ఉంటుంది అదేవిధంగా నేను కలిగి ఉంటాను మరియు V1 అనేది వర్తించే వోల్టేజ్ కాబట్టి ఇది I phase అవుతుంది కాబట్టి మోటారుకు బాహ్యంగా R మరియు X లను చేర్చడం వల్ల పర్ ఫేజ్ కరెంట్ తగ్గుతుంది కాబట్టి నేను కరెంటులో తగ్గింపును కలిగి ఉంటాను కాని ఖచ్చితంగా నేను టార్క్లో కూడా తగ్గింపును కలిగి ఉంటాను ప్రారంభించేటప్పుడు మీరు నిజంగా ఇండక్షన్ మోటారును చూస్తే మీరు తప్పనిసరిగా నేను మీకు చెప్పిన సమానమైన సర్క్యూట్ వైపు చూస్తున్నారు ఇది R1R2l అవుతుంది మరియు నేను X1X2l కలిగి ఉండబోతున్నాను మరియు నేను V1 ను వర్తింప చేయబోతున్నాను ఇది నా ఇండక్షన్ మోటర్ యొక్క ప్రారంభ పరిస్థితి నేను ఖచ్చితంగా అయస్కాంతీకరించే ప్రతిచర్యను కలిగి ఉన్నాను ఎందుకంటే నేను ఫ్లక్స్ను స్థాపించాలి కాబట్టి అయస్కాంత ప్రతిచర్య నేను ఇక్కడ చూపించగలను ఇది ఒక ఉజ్జాయింపు స్పష్టంగా ఉంది కాబట్టి ఇది నా Xm కాబట్టి నేను మోటారు యొక్క శక్తి కారకాన్ని పరిశీలిస్తే ప్రారంభ స్థితిలో కూడా ఇది చాలా మంచిది కాదు ఎందుకంటే మీకు R1R2l ఉన్నందున R2l సాధారణంగా చిన్న స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ మందపాటి రోటర్ బార్లు కాబట్టి నాకు చాలా నిరోధకత ఉండదు R1 కొంత విలువను కలిగి ఉండవచ్చు మరియు నేను చూస్తున్నట్లయితే X1మరియు X2l నేను నిజంగా చాలా తక్కువ విలువను కలిగి ఉండను ఎందుకంటే గాలి అంతరం ఉంది లీకేజ్ కొంతవరకు ఉచ్ఛరించబడుతుంది కాబట్టి X1 మరియు X2l వాస్తవానికి కొంతవరకు పెద్దవిగా ఉండే లీకేజ్ విలువలుగా ఉంటాయి Xm వాస్తవానికి మంచి మొత్తాన్ని కరెంట్ చేయబోతోంది ఎందుకంటే నాకు గాలి అంతరం ఉంది నేను దానికి సహాయం చేయలేను కాబట్టి ప్రారంభ శక్తి కారకం మంచిది కాదని మేము సాధారణంగా చూస్తాము కాబట్టి ఆ సందర్భంలో అది మంచిది కాకపోతే నేను R మరియు jX లను చేర్చుకుంటే నేను పొందబోయే శక్తి కారకాలతో వారు కూడా పతకం సాధిస్తారు నేను R కంటే ఎక్కువ X ని చేర్చుకుంటే నాకు చాలా చెడ్డ శక్తి కారకం ఉంటుంది కానీ నాకు ఎక్కువ ఉష్ణ నష్టాలు ఉండవు నేను ఎక్కువ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటే తక్కువ X అయితే శక్తి కారకం చాలా మంచిది కాని నాకు ఉష్ణ నష్టాలు తగినంత ఉంటాయి కాబట్టి నాకు మంచి శీతలీకరణ అమరిక ఉంటే నేను నిజంగా ఏమి కోరుకుంటున్నాను అని నిర్ణయించుకోవాలి శక్తి కారకం యొక్క సంరక్షణ చాలా మంచిది అప్పుడు నేను పెద్ద రెసిస్టెన్స్ మరియు చిన్న ప్రతిచర్యను చేర్చడానికి ప్రయత్నించవచ్చు అయితే ఇది ఒక లాస్సీ పద్ధతి ఇది ప్రారంభ టార్క్ యొక్క మంచి మొత్తంలో మీకు మంచి పనితీరును ఇవ్వదు ప్రారంభ టార్క్ ఇప్పటికీ పరిమితం కానుంది ఇది ప్రారంభించే ఈ ప్రత్యేక పద్ధతికి సంబంధించి మనం ఎదుర్కోబోయే సమస్యలలో ఒకటి కాబట్టి ఇంపెడెన్స్ ప్రారంభంలో పెద్ద R తక్కువ X తక్కువ R పెద్ద X లేదా అవన్నీ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి మీకు ఏ రకమైన అవసరం ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది ఇండక్షన్ మోటారును ప్రారంభించడానికి మనకు AC వోల్టేజ్ కంట్రోలర్ ఉందా పవర్ ఎలక్ట్రానిక్స్ కోర్సులో ఇంతకు ముందు ఎసి వోల్టేజ్ కంట్రోలర్ వైపు చూశాము దీనిని సాధారణంగా సాఫ్ట్ స్టార్ట్ అని కూడా పిలుస్తారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇండక్షన్ మోటారుకు వర్తించే వోల్టేజ్ను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నేను RMS విలువను కలిగి ఉండగలను కాబట్టి ఇండక్షన్ మోటారుకు వర్తించే వోల్టేజ్ యొక్క RMS విలువ నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి ఈ దిశలో ఒక థైరిస్టర్ మరియు ఈ దిశలో మరొక థైరిస్టర్ సహాయంతో ఇది జరుగుతుంది అదేవిధంగా నేను మూడు జతలను కలిగి ఉండబోతున్నాను ఇది రెండవ జత మరియు నేను ఈ విధంగా మూడవ జతను కలిగి ఉండబోతున్నాను ఇవి మూడు ఫేజ్ ల విద్యుత్ సరఫరా A B C మరియు నేను దీనిని ఇండక్షన్ మోటారుకు కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇది ఇలా అనుసంధానించబడిందని చెప్పండి కాబట్టి నేను 100 డిగ్రీల లేదా 120 డిగ్రీల ఫైరింగ్ కోణం తో ప్రారంభించగలను నేను పెద్ద ఫైరింగ్ కోణంతో ప్రారంభించగలను కాబట్టి నేను ఇప్పుడే చూస్తున్నట్లుగా చూడబోతున్నాను ఒక నిర్దిష్ట దశలో ఇది నా అనువర్తిత వోల్టేజ్ అయితే నేను 100 డిగ్రీల ఫైరింగ్ కోణాన్ని చూస్తే లేదా నేను ఈ ఎక్కువ వోల్టేజ్ మరియు ఎక్కువ వోల్టేజ్ మాత్రమే వర్తింపజేయబోతున్నాను అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు మరియు నెమ్మదిగా నేను ఫైరింగ్ కోణాన్ని మార్చగలను అది యంత్రం వేగాన్ని పెంచేటప్పుడు తగ్గుతుంది యంత్రం వేగాన్ని పెంచేటప్పుడు నేను మరింత బ్యాక్ EMF ఉత్పత్తి చేస్తాను తద్వారా స్వయంచాలకంగా కరెంట్ను తగ్గిస్తుంది ఆ సమయంలో నేను ప్రయత్నించవచ్చు ఫైరింగ్ కోణాన్ని తగ్గించండి కాబట్టి speed వేగం పెరిగే కొద్దీ తగ్గుతుంది కాబట్టి ఇది తప్పనిసరిగా మోటారుకు వర్తించే వోల్టేజ్ యొక్క RMS విలువను మారుస్తుంది మరియు నేను పూర్తి నియంత్రణను కలిగి ఉంటాను ఎందుకంటే ఫైరింగ్ కోణం నా వద్ద మార్చబడుతోంది సొంత సంకల్పం కాబట్టి మోటారు మరియు లోడ్ సిస్టమ్ యొక్క అవసరాలకు అనుగుణంగా వర్తించే వోల్టేజ్ మొత్తాన్ని నేను ఖచ్చితంగా సర్దుబాటు చేయగలను కాబట్టి ఇది మళ్ళీ అందించిన మంచి ఎంపికలా అనిపిస్తుంది ప్రారంభ టార్క్ అవసరం అంత ఎక్కువగా లేదు ప్రారంభ టార్క్ అవసరం ఎక్కువగా ఉంటే మళ్ళీ నేను వోల్టేజ్ యొక్క తక్కువ విలువను మాత్రమే వర్తింపజేస్తున్నాను అప్పుడు నేను మంచి లేదా ప్రస్తుత మంచి మొత్తాన్ని ఎలా పొందుతాను టార్క్ మొత్తం కాబట్టి అధిక టార్క్ అవసరమైతే ఇది కూడా మంచిది కాదు అధిక ప్రారంభ టార్క్ అవసరమైతే ఇది మంచి ఎంపిక కాదు ఇంకొక పెద్ద సమస్య హార్మోనిక్స్ మేము ఖచ్చితంగా సైనూసోయిడల్ వోల్టేజ్ లేదా సైనూసోయిడల్ కరెంట్ వైపు చూడటం లేదు ప్రతిదీ సైనూసోయిడల్ కానిది కాబట్టి మోటారు మూడవ హార్మోనిక్ ఐదవ హార్మోనిక్ ఏడవ హార్మోనిక్ మరియు మొదలైనవి కలిగి ఉంటుంది మరియు ఇది నిజంగా జోక్యం చేసుకోవచ్చు మోటారు యొక్క సరైన పని నేను వాస్తవానికి హార్మోనిక్ నిండిన సామాగ్రితో ఇస్తున్నప్పుడు ఇండక్షన్ మోటారు ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం మేము ఇన్వర్టర్ ఫెడ్ ఇండక్షన్ మోటారుకు వెళుతున్నప్పుడు ఆ సమయంలో మేము దాని గురించి మరింత వివరంగా మాట్లాడుతాము కానీ ఇండక్షన్ మోటారును అనవసరమైన హార్మోనిక్లతో ఇవ్వడం మంచి ఎంపిక కాదు అది మంచి ఎంపిక కాదు కాబట్టి వాస్తవానికి మనం ఇప్పటివరకు చర్చించినవన్నీ స్క్విరెల్ కేజ్ మరియు వౌండ్ రోటర్ ఇండక్షన్ మోటారు రెండింటికీ వర్తిస్తాయి ఎందుకంటే స్టేటర్ వైపు నుండి ఇండక్షన్ మోటారు పనిలో నేను జోక్యం చేసుకుంటున్నాను మనం ఇప్పటివరకు ఏమైనా స్టేటర్ వైపు నుండి తద్వారా ఖచ్చితంగా వౌండ్ ఇండక్షన్ మోటారుతో పాటు స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటారు రెండింటికీ పని చేయవచ్చు కాబట్టి మనం మరొక పద్ధతిని చూస్తున్నట్లయితే ఇది వౌండ్ రోటర్ ఇండక్షన్ మోటారుకు మాత్రమే వర్తిస్తుంది ఇది వౌండ్ రోటర్ ఇండక్షన్ మోటారు ప్రారంభమయ్యే రోటర్ రెసిస్టెన్స్ కాబట్టి మీరు నిజంగా వౌండ్ రోటర్ ఇండక్షన్ మోటారును గీస్తే నేను ఈ విధంగా చూపించాలి ఇది నా స్టేటర్ స్టేటర్ తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటుంది రోటర్ విషయానికొస్తే వౌండ్ రోటర్లో సాధారణంగా మేము దీన్ని చూపిస్తాము ఇలాంటి మూడు వైండింగ్లు అవి స్లిప్ రింగ్కు అనుసంధానించబడి ఉన్నాయి స్క్విరెల్ కేజ్ స్క్విరెల్ కేజ్ మధ్య వ్యత్యాసం సాధారణంగా మేము దీన్ని ఇలా చూపిస్తాము నాకు ఇక్కడ స్టేటర్ ఉంది ఇది రోటర్ రోటర్ మేము దీనిని చూపిస్తాము ఇది తప్పనిసరిగా రోటర్ బార్లను చూపుతోంది కాబట్టి ఇది కేజ్ ఇండక్షన్ మోటర్ యొక్క ప్రాతినిధ్యం అయితే ఇది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ప్రాతినిధ్యం మీకు DC మోటారు తెలుసు DC మోటారు ఎల్లప్పుడూ రెండు బ్రష్లతో ఇలా ప్రాతినిధ్యం వహిస్తుంది ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇండక్షన్ మోటారును గీయడం మరియు రెండు బ్రష్లు చూపించడం నేను చూస్తున్నాను దయచేసి ఎప్పుడూ అలా చేయవద్దు ఇది మూడు దశల ప్రేరణ మోటారు అయితే మీకు బ్రష్లు ఉండకూడదు రెండు చివర్ల నుండి పొడుచుకు రావడం మీకు తెలుసు మీరు రేఖాచిత్రాన్ని గీసినప్పుడు ప్రాతినిధ్యం చాలా ముఖ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఇవి రోటర్ యొక్క మూడు టెర్మినల్స్ నేను ఇక్కడ అనుసంధానించబడిన అదనపు రెసిస్టెన్స్ లను కలిగి ఉంటాను కాని అవి మూడు దశల రెసిస్టెన్స్ ను కలిగి ఉండవచ్చు కాబట్టి నేను ఈ విధంగా అనుసంధానించబడిన బహుళ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటే వేగం మరింత పెరుగుతున్నందున నేను వాటిని షార్ట్ సర్క్యూట్ చేయగలను కాబట్టి నేను సాధారణంగా ఈ ప్రతి రెసిస్టెన్స్ తో అనుసంధానించబడిన కాంటాక్టర్లను కలిగి ఉంటాను యంత్రాలు మరింత వేగం పెరిగేకొద్దీ మూసివేయబడతాయి మరియు ఇంకా నేను ఈ ప్రతి రెసిస్టెన్స్ కు కాంటాక్టర్లను చూపిస్తున్నాను అదేవిధంగా తరువాతి రెసిస్టెన్స్ ల కోసం నేను కాంటాక్టర్లను కలిగి ఉంటాను అలాగే మోటారు వేగం మరింతగా పెరుగుతున్నందున అవి మూసివేయబడతాయి కాబట్టి ఇది కలిసి R బాహ్యమని నేను చెబితే మేము ఇండక్షన్ మోటర్ కోసం వ్రాసాము మేము అయస్కాంతీకరించే కరెంట్ Im ను నిర్లక్ష్యం చేస్తుంటే నేను అని చెప్పాలి కాబట్టి నేను Te starting చూస్తున్నట్లయితే నేను వ్రాయగలగాలి ఎందుకంటే s 1 కాబట్టి నేను ఈ వ్యక్తీకరణను చూడటానికి ప్రయత్నిస్తే నేను R2l చిత్రంలోకి వస్తున్నాను కాబట్టి నేను రోటర్ రెసిస్టెన్స్ ను పెంచగలిగితే నేను ప్రారంభ కరెంట్ను తగ్గించడమే కాదు ప్రారంభ టార్క్కు ఇంక్రిమెంట్ కూడా ఇస్తాను కనుక నేను రోటర్తో ఏదో ఒకవిధంగా నిగ్రహించుకుంటాను అది ప్రారంభించేటప్పుడు నాకు రెండు ప్రయోజనాలను ఇస్తుంది నేను ప్రారంభ కరెంట్ను బాగా తెస్తాను కాని ప్రారంభ టార్క్లో తగ్గింపు నేను స్క్విరెల్ కేజ్ లో పొందాను అక్కడ నేను దానిని స్టేటర్ వైపు నుండి మాత్రమే సవరణ చేస్తాను నేను రోటర్ వైపు సవరణ చేయలేను నేను రోటర్ వైపు తాకలేను అయితే ఇక్కడ నేను ఖచ్చితంగా రోటర్ రెసిస్టెన్స్ ను తాకగలుగుతాను నేను రోటర్ నిరోధకతను సవరించగలుగుతాను కాబట్టి స్క్విరెల్ కేజ్ తో పోల్చితే నేను ప్రారంభ టార్క్ యొక్క మంచి మొత్తాన్ని పొందగలను నేను కరెంటును తగ్గించలేకపోతే అదే మంచి టార్క్ సంపాదించాను ఎటువంటి సందేహం లేదు కాని నా ప్రారంభ కరెంట్ను కూడా తగ్గించాలి అనుకుంటుంది కాబట్టి నేను ప్రారంభ ప్రవాహాన్ని తగ్గించేటప్పుడు నేను ప్రారంభ టార్క్ను కూడా తీవ్రంగా తగ్గిస్తున్నాను నేను దానిని ఆ విధంగా చూస్తే స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటారుతో పోలిస్తే నేను దానిని తీవ్రంగా తగ్గించలేను కాబట్టి రోటర్ రెసిస్టెన్స్ కంట్రోల్ వాస్తవానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది ఒకటి ఖచ్చితంగా కరెంట్ తగ్గుతుంది మరియు కేజ్ మోటారు విషయంలో టార్క్ తగ్గదు ఎందుకంటే నేను ఈ రెసిస్టెన్స్ పరామితిని న్యూమరేటర్లో కూడా రాబోతున్నాను నేను R2l Rexternal కలిగి ఉండబోతున్నాను నేను బాహ్య రెసిస్టెన్స్ తో సహా మరియు స్పష్టంగా శక్తి కారకం కూడా తగ్గడం లేదు శక్తి కారకం చాలా బాగుంటుంది నేను చాలా మంచిగా చెప్పలేను కానీ చాలా మంచిది ఎందుకంటే నేను కలిగి ఉన్న సమానమైన సర్క్యూట్ను ఈ రీకాల్ చేయబోతున్నాను నేను R1 X1 Xm కలిగి ఉంటాను అప్పుడు నేను R2lRexternalls కలిగి ఉంటాను నేను X2l ను కలిగి ఉండబోతున్నాను రోటర్ రెసిస్టెన్స్ ప్రారంభమయ్యే సమయంలో ఇది నా సమానమైన సర్క్యూట్ అవుతుంది కాబట్టి ప్రాథమికంగా మేము రోటర్ రెసిస్టెన్స్ ను మాత్రమే సవరించే చివరి పద్ధతి మినహా రెండు మోటారులకు సాధారణం ప్రారంభించే ఈ పద్ధతులన్నింటినీ చూశాము